కాబట్టి చర్చను కొనసాగిద్దాం కాబట్టి ఈ రెండవ ఉపన్యాసం మాడ్యూల్ లో మనము వివిధ డిజైన్ రెప్రసెంటేషన్ల గురించి మాట్లాడుతాము కాబట్టి ఈ ఉపన్యాసం లో డిజైన్ రెప్రసెంటేషన్ అనే అంశాన్ని చూద్దాం కాబట్టి వాస్తవానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటంటే మనకు డిజైన్ ఉంది ఈ డిజైన్ ఏ స్థాయిలోనైనా ఉంటుంది ఇది చాలా ఉన్నత స్థాయి డిజైన్లో ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ స్థాయి డిజైన్ కూడా కావచ్చు ఇది చాలా తక్కువ స్థాయి వివరాల డిజైన్ కావచ్చు కాని మనం చెప్పదలచుకున్నది ఏ స్థాయిలోనైనా డిజైన్ను 3 సాధ్యమైన కోణాల నుండి చూడవచ్చు కాబట్టి 3 కోణాలు బిహేవియరల్ స్ట్రక్చరల్ మరియు ఫిజికల్ అనిఅనుకుందాము బిహేవియరల్ అంటే డిజైన్ ఏమి చేయాలో చెప్పేది అని అనుకుందాం స్ట్రక్చరల్ అంటే సర్క్యూట్రీ లేదా నెట్ లిస్ట్ పరంగా ఇది ఎలా అమలు చేయబడుతుంది అని చెప్పేది మరియు ఫిజికల్ అనేది ఇది చిప్గా చేయబడుతుందా లేదా మాడ్యూల్గా లేదా సెల్ లా అమలు చేయబతుందా అనేది చెప్తుంది మరియు 3 కోణాల కారణంగా దీనిని Y రేఖాచిత్రం ద్వారా సూచించవచ్చని ప్రతిపాదించబడింది కాబట్టి ఈ Y రేఖాచిత్రం ఎలా ఉందో చూద్దాం మరియు ఈ 3 వేర్వేరు కోణాల నుండి డిజైన్ యొక్క వివిధ అంశాలను ఎలా సూచిస్తుందో చూద్దాం Y రేఖాచిత్రం ఈ విధంగా కనిపిస్తుంది మీరు Y యొక్క 3 చేతులు అనగా విజువలైజేషన్ బిహేవియరల్ స్ట్రక్చరల్ ఫిజికల్ Y యొక్క 3 కోణాలకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి మీరు బిహేవియరల్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రాథమికంగా సర్క్యూట్ ఎలా ప్రవర్తించాలో మాట్లాడుతాం మీరు దీన్ని ఎలా అమలు చేస్తున్నారు లేదా మనం ఎలా డిజైన్ చేస్తున్నాం అనే దాని గురించి మనము వివరంగా చెప్పడం లేదు కాబట్టి బిహేవియర్ ను సూచించడానికి కొన్ని విలక్షణమైన మార్గాలు ప్రోగ్రామ్లు అలాగే చాలా తక్కువ PHDL వంటి ఉన్నత లెవెల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ లు ఉదాహరణకు వివిధ రూపాలలో ఉన్న లక్షణాలు బూలియన్ సమీకరణాలు లక్షణాలు ట్రూత్ టేబుల్స్ ఫైనైట్ స్టేట్ మెషిన్ మరియు మొదలైనవి కావచ్చు ఇవి బిహేవియర్ ను పేర్కొనే మార్గాలు స్ట్రక్చరల్ డొమైన్ రిజిస్టర్లు యాడర్స్ గేట్స్ మరియు మొదలైన వాటి యొక్క కొన్ని రకాల నెట్ లిస్ట్ ఇంటర్ కనెక్షన్లు బహుశా ఉన్నత స్థాయి మాడ్యూల్స్ ప్రాసెసర్ మెమరీ మరియు ఫిజికల్ డొమైన్లో మనము చిప్స్ లేదా బోర్డులు ప్రాథమిక సెల్స్ ట్రాన్సిస్టర్లు మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము Refer Slide Time 0330 కాబట్టి 3 కోణాల్లో దేనినైనా ఏదైనా డిజైన్ చూడవచ్చు ఈ 2 రేఖాచిత్రాలను చూద్దాం ఎందుకంటే ఈ 2 రేఖాచిత్రాలు వాస్తవానికి మేము Y రేఖాచిత్రాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో చూపుతాయి ఎడమ వైపున ఉన్న ఈ మొదటి రేఖాచిత్రాన్ని చూడండి ఇక్కడ మీరు ఊహాత్మక వృత్తాలను గీసినట్లు మీరు చూడవచ్చు ఇవి కాన్సెంట్రిక్ సర్క్యూట్లు ఇవి Y యొక్క 3 చేతుల్లో ప్రతి బిందువులను తాకుతున్నాయి ఉదాహరణకు బిహేవియర్ స్థాయిలో మనకు సిస్టమ్స్ అనే నోట్ ఉందని మీరు చూడవచ్చు ఈ స్ట్రక్చరల్ స్థాయిలో సమానమైన నోడ్ CPU మెమరీ మరియు రేఖాగణిత స్థాయిలో సమానమైనది చిప్స్ లేదా ఫిజికల్ విభజనలను చెబుతుంది కాబట్టి ఇది దేనిని సూచిస్తుంది నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను నేను డిజైన్ చేయాలనుకుంటున్న కంప్యూటర్ నా దగ్గర ఉందని అనుకుందాం ఈ కంప్యూటర్ నా ప్రవర్తనను సూచిస్తుంది కాబట్టి కంప్యూటర్ ఎలా ప్రవర్తించాలో నేను తెలుపుతున్నాను ఇప్పుడు మరొక కోణం నుండి ఈ కంప్యూటర్ను సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు కలిగి ఉన్నట్లు చూడవచ్చు ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మెమరీ మాడ్యూళ్ళను కలిగి ఉంటుంది మరియు ఇది I O మాడ్యూల్ I O ప్రాసెసర్ కావచ్చు కాబట్టి మరొక కోణం నుండి అదే కంప్యూటర్ను CPU మెమరీ మరియు I O వంటి చాలా ఉన్నత స్థాయి ఫంక్షనల్ బ్లాకుల ఇంటర్ కనెక్షన్గా చూడవచ్చు ఇది మీ స్ట్రక్చరల్ వ్యూ కావచ్చు కానీ ఫిజికల్ వ్యూ కి వచ్చినప్పుడు ఇదే డిజైన్ ఇది ప్రాసెసర్ను సూచించే ఒక చిప్ కావచ్చు మొదటి మెమరీని సూచించే మరొక చిప్ ఉండవచ్చు రెండవ మెమరీని సూచించే చిప్ మరియు 2 చిప్స్ I O ని రెప్రెసెంట్ చేయవచ్చు కాబట్టి మీరు వాటి మధ్య ఒకరకమైన ఇంటర్ కనెక్షన్లను కలిగి ఉంటారు ఇలాంటిది ఏదైనా కాబట్టి ఇది మీ ఫిజికల్ డిజైన్ అవుతుంది కాబట్టి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఇదే స్థాయి అబ్స్ట్రాక్షన్ లో ఉన్న డిజైన్ను 3 వేర్వేరు కోణాల నుండి చూడవచ్చు ఒకటి బిహేవియర్ గా మరొకటి నెట్ లిస్ట్ గా మరియు మరొకటి వాస్తవానికి తయారు చేయబడిన కొన్ని భాగాలుగా మరియు ఈ సందర్భంలో చిప్స్ లాగా వాటిని కనెక్ట్ చేయడం ద్వారా సిస్టమ్ అమలు చేయబడుతుంది అదేవిధంగా మీరు కొన్ని ఇతర ఉదాహరణలు లేదా ఇతర స్థాయిని కలిగి ఉండవచ్చు నేను మీకు కొన్ని బూలియన్ సమీకరణాలను ఇస్తే f a b c ఇది బిహేవియర్ ను సూచిస్తుంది ఇప్పుడు నా స్ట్రక్చరల్ బిహేవియర్ అయిన కొన్ని గేట్ల పరంగా నేను దీన్ని సూచించగలను మరియు ఈ గేట్ లను చివరకు NAND లేదా NOR లేదా కొన్ని రకాల CMOS సెల్స్ ను ఉపయోగించి అమలు చేయవచ్చు అది ఫిజికల్ రెప్రెసెంటేషన్ అవుతుంది కాబట్టి మనం ఈ అభిప్రాయాన్ని ఏ స్థాయి అబ్స్ట్రాక్షన్ నుండి అయినా పొందవచ్చు కాబట్టి ఈ రేఖాచిత్రంలో మీరు తిరిగి వస్తే మీరు ఈ సెంటర్ వైపు వెళ్ళేటప్పుడు మీరు మరింత వివరంగా వెళ్తున్నారు ఉదాహరణకు ఇక్కడ మీరు ఇక్కడ లాజిక్ గురించి మాట్లాడుతారు మరియు స్ట్రక్చరల్ గా మీరు ALU లు మరియు రిజిస్టర్ల గురించి మాట్లాడుతారు మరియు ఇక్కడ మీరు మాక్రోలు మరియు ఫ్లోర్ ప్లాన్స్ గురించిమాట్లాడుతారు మీరు క్రిందికి వెళితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ గేట్లు మరియు ఫ్లిప్ ఫ్లాప్లు సెల్స్ మరియు మాడ్యూల్ ప్రణాళికల గురించి మాట్లాడుతారు కాబట్టి మీరు సెంటర్ వైపు కదులుతున్నప్పుడు మీరు రిఫైన్ చేస్తున్నారు లేదా డిజైన్ చేస్తున్నారు మరియు దానిని మరింత వివరంగా చేస్తున్నారు ఇది Y రేఖాచిత్రాన్ని వివరించడానికి ఒక మార్గం ఇప్పుడు ఈ Y రేఖాచిత్రం కుడి వైపున ఉన్న రేఖాచిత్రం చూపినట్లుగా కొద్దిగా భిన్నమైన రీతిలో వ్యక్తీకరించవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ చేయి బిహేవియర్ ను చూపిస్తుంది ఇది స్ట్రక్చరల్ మరియు ఇది ఫిజికల్ లేదా రేఖాగణిత డొమైన్ మీరు చూసినట్లయితే ఇక్కడ సర్కిల్ కి బదులు గా ఇక్కడ నుంచి మొదలయ్యే ఒక రకమైన హెలిక్స్ ఆకారాన్ని గీసామని మీరు చూస్తారు మరియు అది సెంటర్ గుండా వెళ్తుందని మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు సర్కిల్ కి బదులుగా చూస్తాము మనము ఇక్కడ ఒక రకమైన హెలిక్స్ను గీసాము అది ఇక్కడ రూపం ప్రారంభమవుతుంది మరియు అది మధ్య వైపు కదులుతుంది ఇది వాస్తవానికి టాప్ డౌన్ డిజైన్ను సూచిస్తుంది ఎలా ఇది ఒక బిహేవియర్ తో ప్రారంభించడానికి ఒక అల్గోరిథం ఈ అల్గోరిథం అని అనుకుందాం స్పెసిఫికేషన్ మీరు మొదట కొన్ని ప్రాసెసర్ సిపియులు మెమరీ లు I O మొదలైనవి చెప్పినట్లుగా కొన్ని ఇంటర్ కనెక్షన్లను కలిగి ఉన్న స్ట్రక్చరల్ డిజైన్ లో సింథసిస్ లేదా డికంపోస్ అవుతాయి ఇప్పుడు ఈ నెట్ లిస్ట్ ఫిజికల్ డొమైన్కు అనువదిస్తుంది ఇక్కడ మీరు ఒక రకమైన చిప్ లెవల్ ఫ్లోర్ ప్లాన్ చేస్తారు మీ చిప్లో మీరు మీ ప్రాసెసర్ను ఇక్కడ ఉంచవచ్చు మొదటి మెమరీ ఇక్కడ రెండవ మెమరీ ఇక్కడ I O చిప్స్ ఇక్కడ ఉంచవచ్చు కాబట్టి మీరు సిలికాన్పై తాత్కాలిక ఫ్లోర్ ప్లాన్ చేస్తారు అలా మీరు ఇక్కడ చాలా ఉన్నత స్థాయి మాడ్యూళ్ళను ఉంచుతారు ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ మీరు ఈ భాగాన్ని అనుసరించండి ఇది ఫైనెట్ స్టేట్ లాజిక్ లక్షణాలు కూడా కావచ్చు కాబట్టి ఈ బ్లాక్లలో ప్రతి ఒక్కటి మీరు మళ్ళీ బిహేవియర్ డొమైన్కు వెళతారు మరియు ఈ బ్లాక్లు వాస్తవానికి ఏమి చేయటానికి ప్రయత్నిస్తాయో పేర్కొనడానికి మీరు ప్రయత్నిస్తారు CPU యొక్క కార్యాచరణ ఏమిటి మెమరీ యొక్క కార్యాచరణ ఏమిటి మరియు వీటిలో ప్రతి ఒక్కటి ఈ భాగాన్ని ఈ సంశ్లేషణలో ప్రయాణిస్తుంది మీరు వాటిని ప్రాసెసర్లు ALU లు రిజిస్టర్లు మొదలైన వాటికి అనువదిస్తారు రిజిస్టర్ ALU మల్టీప్లెక్సర్ నుండి ఇక్కడ మళ్ళీ మీరు ప్లేస్మెంట్ను రిఫైన్ చేసే మాడ్యూళ్ల ప్లేస్మెంట్కు వెళతారు మళ్ళీ మీరు మాడ్యూల్స్ యొక్క వివరణకు వెళతారు మళ్ళీ మీరు గేట్లు లేదా కొన్ని సెల్స్ వంటి వివరణకు వెళతారు మెషిన్ ఫైనెట్ స్టేట్ మెషిన్ మాత్రమే కాదు ఇది ఒకరకమైన అలాగే ఈ సెల్స్ ను ఎలా ఉంచాలో చివరకు మళ్ళీ తక్కువ స్థాయికి ట్రాన్సిస్టర్ ను లేఅవుట్ మాస్క్ వరకు ఎలా తీసుకువెళ్లాలో చూద్దాం కాబట్టి మీరు ఔటర్ మోర్ సైకిల్ నుండి ఇన్నర్ మోస్ట్ లో ఈ రకమైన హెలిక్స్ విధానాన్ని అనుసరిస్తున్నారా అని మీరు చూస్తారు మీరు వాస్తవానికి ఖచ్చితమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు సాధారణంగా మనము డిజైన్ సమయంలో అనుసరించే టాప్ డౌన్ డిజైన్ విధానం ద్వారా వెళ్ళేటప్పుడు ఉన్నత స్థాయి విషయాన్ని మనము నెమ్మదిగా మన డిజైన్ను మెరుగుపరుస్తాము మరియు మనము మరింత వివరంగా డిజైన్లోకి వెళ్తాము కాబట్టి వివిధ స్థాయిల అబ్స్ట్రాక్షన్ లను చూద్దాం మరియు ఇది దేనిని సూచిస్తుందో చూద్దాం బిహేవియరల్ రెప్రెసెంటేషన్ నేను చెప్పినట్లుగా ఇది డిజైన్ ఎలా ప్రవర్తించాలో ఇచ్చిన ఇన్పుట్ల సమూహానికి ఎలా స్పందించాలో పేర్కొనకుండా లేదా అవి ఎలా అమలు చేయబడుతుందో చెప్పకుండా నేను దీని యొక్క a ఇన్పుట్ను వర్తింపజేస్తే నాకు ఇది కావాలని చెప్పడానికి దాని యొక్క అవుట్పుట్ ఇలా అని నా బిహేవియర్ చెప్తుంది ఇప్పుడు మీరు పేర్కొన్న స్థాయిని బట్టి ఈ బిహేవియర్ ను వివిధ మార్గాల్లో పేర్కొనవచ్చు వీటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడ్డాయి ఇవి ఖచ్చితంగా ఉన్నాయి బూలియన్ సమీకరణాలను పూర్తి చేయలేదు మీకు ఒక రకమైన ట్రూత్ టేబుల్ ఉండవచ్చు మీరు ఫైనెట్ స్టేట్ మెషిన్ ని కూడా కలిగి ఉండవచ్చు సీక్వెన్షియల్ సర్క్యూట్ల కోసం సీక్వెన్షియల్ ఫంక్షన్లు మీరు సి లేదా జావా లేదా సి వంటి ప్రామాణిక హై లెవెల్ లాంగ్వేజ్ లో వ్రాసిన వివరణతో ఒక అల్గోరిథం కలిగి ఉండవచ్చు లేదా మీరు ఈ అల్గోరిథంలను వెరిలోగ్ లేదా విహెచ్డిఎల్ వంటి హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ లలో కూడా వ్యక్తపరచవచ్చు కాబట్టి బిహేవియర్ ను వీటిలో దేని ద్వారా నైనా పేర్కొనవచ్చు కానీ బిహేవియర్ స్పెసిఫికేషన్లో మీరు ఎలా చేయాలో ఖచ్చితంగా పేర్కొనడం లేదని మీరు గమనించే విషయం ఏమిటంటే మీరు ఏమి చేయాలో నాకు ఏమి కావాలో చెప్తున్నారు కానీ దాన్ని ఎలా గ్రహించాలో మనం చెప్పడం లేదు లేదా ముగించడం లేదు ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం మనకు n బిట్ యాడర్ ఉందని అనుకుందాం దీనిని n 1 బిట్ యాడర్లను క్యాస్కేడ్ చేయడం ద్వారా నిర్మిస్తున్నాము కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు మొదట చూద్దాం మనకు ఫుల్ యాడర్ ఉందని అనుకుందాం కాబట్టి ఫుల్ యాడర్ ఎలా పని చేస్తుంది ఫుల్ యాడర్కు 3 ఇన్పుట్లు ఉన్నాయి 2 ఇన్పుట్లు A మరియు B 2 బిట్లు మరియు C లో క్యారీ ఉండవచ్చు మరియు అవుట్పుట్లు సమ్ మరియు క్యారీ ఒకవేళ నేను 4 బిట్ యాడర్ని డిజైన్ చేయాలనుకుంటే రిపుల్ క్యారీ యాడర్ అనబడేదాన్ని నేను అనుకుంటాను నేను ఏమి చేస్తానంటే నేను అలాంటి 4 ఫుల్ యాడర్లను ఉపయోగిస్తాను మరియు ఇది నా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అనుకుందాం వాటిని నా చైన్ లో క్యాస్కేడ్ చేస్తాను ఇది నా మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ మరియు ఇవి 4 ఫుల్ యాడర్లు కాబట్టి నేను ఏమి చేస్తాను నేను ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెన్ట్ బిట్స్ A0 మరియు B0 ఇక్కడ A1 మరియు B1 ఇక్కడ A2 మరియు B2 A3 మరియు B3 కనెక్ట్ చేస్తాను మరియు మీరు ఈ సమ్ ని ఈ వైపు నుండి అవుట్పుట్గా లీస్ట్ సిగ్నిఫికెన్ట్ సమ్ S1 S2 తరువాత S3 పొందుతారు ఇప్పుడు క్యారీ అవుట్స్ ఈ CY0 నుండి క్యారీ అవుట్ క్యారీ ఇన్ కి తదుపరి దశలోకి వెళుతుంది అదేవిధంగా CY1 C2 కి వెళుతుంది CY2 C3 కి వెళుతుంది మరియు చివరకు CY3 అవుట్ బయటకు వస్తుంది అది ఫైనల్ అడిషన్ కి క్యారీ అవుట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా 4 బిట్ యాడర్ పనిచేస్తుంది దీనిని రిపుల్ క్యారీ యాడర్ అని పిలుస్తారు ఎందుకంటే క్యారీ బయటకు వచ్చే ముందు వివిధ దశల ద్వారా రిపుల్ అవడం సరియైనది కాబట్టి ఇది నా బిహేవియర్ అని మీరు చూడవచ్చు మరియు ఇది స్ట్రక్చరల్ లెవెల్ డిస్క్రిప్షన్ ఇక్కడ నేను ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ వద్ద ఫుల్ యాడర్లను ఉపయోగించాను మరియు నేను వాటిని పరస్పరం అనుసంధానించాను సరే నేను ఈ స్లయిడ్లో కూడా దీన్ని చూపిస్తాను కాబట్టి ఇది ఉదాహరణ కాబట్టి ఇక్కడ నేను చూపించిన 2 వివరణలు పూర్తి యాడర్ యొక్క ఫంక్షనల్ డి స్క్రిప్షన్స్ కాబట్టి ఫుల్ యాడర్ తీసుకున్నప్పుడల్లా సమ్ ని ఈ బూలియన్ ఈక్వేషన్ A XOR B XOR C గా నిర్వచించవచ్చు మరియు క్యారీ AB OR AC OR BC గా నిర్వచించబడుతుంది ఇవి సమ్ కి మరియు క్యారీ కి ఎక్సప్రెషన్స్ గా బిహేవియరల్ పద్దతి లో అవుతుంది ఇప్పుడు హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ను ఉపయోగించి సర్క్యూట్ మాడ్యూల్ యొక్క స్పెసిఫికేషన్ మొదటి రూపం ఇది అని మీరు చూస్తున్నారు ఇది వెరిలోగ్ ఒక వెరిలోగ్ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది క్యారీ ఫంక్షన్ AB OR AC OR BC అని నేను చెప్పినట్లుగా నేను క్యారీ కోసం ఒక మాడ్యూల్ ఎలా వ్రాసాను అని మీరు చూస్తారు ఈ సింటాక్స్ c తో నేను నిర్వచించిన ఫంక్షన్ కి సమానమైనదని మీరు చూస్తారు నేను ఒక కీవర్డ్ తో మాడ్యూల్ ను ప్రారంభిస్తాను తరువాత మాడ్యూల్ యొక్క పేరు తరువాత పారామీటర్ లు ఫుల్ యాడర్ కు 2 అవుట్పుట్లు ఉంటుంది క్యారీ అవుట్ ఇది ఫుల్ యాడర్ కాదు క్యారీ భాగం మాత్రమే అవుట్పుట్ క్యారీ అవుట్ మరియు ఇన్పుట్లు a b మరియు c అవుతాయి కాబట్టి నేను ఇన్పుట్ వేరియబుల్స్ను డిక్లేర్ చేస్తాను అవుట్పుట్ వేరియబుల్స్ ను కూడా డిక్లేర్ చేస్తాను అప్పుడు నేను దీనిని AND అని కేటాయించాను మరియు ఇది OR a AND b OR b AND c OR c AND d ఇప్పుడు మీరు తప్పక చెప్పాలి నేను OR మరియు AND మెన్షన్ చేశాను అని కాబట్టి దీన్ని నేను స్ట్రక్చరల్ గా గేట్లను పేర్కొనడం మంచిదైంది నేను దానిని బిహేవియరల్ డిస్క్రిప్షన్ అని ఎందుకు పిలుస్తాను కారణం నేను దీన్ని ఇలా పేర్కొంటే చివరకు ఇది ఎలా అమలు అవుతుందో నాకు తెలియదు ఇది 3 AND గేట్స్గా అమలు చేయవచ్చు 3 ప్రోడక్ట్ టర్మ్స్ ను OR తరువాత అమలు చేయవచ్చు లేదా దీనిని NAND గేట్లను ఉపయోగించి మాత్రమే అమలు చేయవచ్చు రెండూ సమానమైనవి ఈ రెండు డిజైన్ లు సమానమైనవి కాబట్టి గేట్ల డిజైన్ లో సింథసిస్ కి మనము చివరకు ఎప్పుడు వస్తామో నాకు నిజంగా తెలియదు మీరు ఇక్కడ కు వస్తారా లేదా అనేది మీ CAD టూల్ పై ఆధారపడి ఉంటుంది ఇది మీ స్పెసిఫికేషన్ను ఫైనల్ గేట్ స్థాయి నెట్ లిస్ట్ లోకి ఎలా అనువదిస్తుంది అందువల్ల ఇది బిహేవియరల్ లెవెల్ డిస్క్రిప్షన్ అని నేను చెప్తున్నాను స్ట్రక్చరల్ లెవెల్ కాదు ఎందుకంటే నేను ఖచ్చితమైన గేట్ రకాలను ప్రస్తావించలేదు నేను బూలియన్ ఈక్వెషన్ ab OR bc OR ca అని ప్రస్తావించాను అదేవిధంగా ఇది బిహేవియర్ ను పేర్కొనడానికి మరొక మార్గం ఇక్కడ నేను ట్రూత్ టేబుల్ ను పేర్కొనగలను కాబట్టి ఇక్కడ కూడా నేను క్యారీ ఇన్పుట్ మరియు అవుట్పుట్ కోసం అదే స్పెసిఫికేషన్ను పేర్కొంటాను మరియు కన్వెన్షన్ ఇన్పుట్లు మొదట మరియు అవుట్పుట్ తరువాత వస్తాయి కాబట్టి టేబుల్ మరియు n టేబుల్ కన్స్ట్రక్ట్ వున్నాయి నేను ఇన్పుట్లను ఇస్తాను తరువాత కోలన్ ఊహించిన అవుట్పుట్ అవుతుంది కొన్ని ఇన్పుట్లు పట్టించుకోకపోతే నేను ప్రశ్న గుర్తును ఉంచగలను a మరియు b 1 మరియు 1 అయితే c తో సంబంధం లేకుండా క్యారీ 1 అవుతుంది అదేవిధంగా b మరియు c 0 మరియు 0 గా ఉంటే a తో సంబంధం లేకుండా క్యారీ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ నేను నా ట్రూత్ టేబుల్ ను ఇలా చిన్నదిగా చేయగలను సరే కాబట్టి బిహేవియరల్ పద్ధతిలో క్యారీ ఫంక్షన్ను సూచించడానికి ఇది కూడా ఒక మార్గం ఇప్పుడు స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ కి వెళ్దాం కాబట్టి స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ లో కొన్ని మాడ్యూల్స్ మరియు భాగాలను ఎలా పరస్పరం అనుసంధానించబడిందో మనకు చెప్తుంది నేను చూపించిన ఈ 2 సర్క్యూట్ల వంటి కొన్ని ఇంటర్ కనెక్షన్ను మీరు పేర్కొంటారు ఇవి స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ లకు ఉదాహరణలు ఇక్కడ నేను 3 AND గెట్స్ మరియు 1 OR గేట్ ఉన్నాయని చూపించాను అవి ఒకదానితో ఒకటి కలిసి అనుసంధానించబడి ఉన్నాయి ఇక్కడ నేను 4 NAND గేట్లను ఒకదానితో ఒకటి అనుసంధానించాను ఇవి స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ లకు ఉదాహరణలు ఇప్పుడు స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ అంటే ఏమీ లేదు మోడ్యూల్స్ యొక్క లిస్ట్ లేదా కంపోనెంట్స్ మరియు అవి ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి దీనిని కొన్నిసార్లు నెట్లిస్ట్ అని పిలుస్తారు ఇప్పుడు నెట్ లిస్ట్ను గేట్ లెవెల్ ట్రాన్సిస్టర్ లెవెల్ హై లెవెల్ మరియు వివిధ స్థాయిలలో పేర్కొనవచ్చు కాబట్టి మనము ఒక ఉదాహరణ తీసుకుందాము కాబట్టి ఈ స్ట్రక్చరల్ స్థాయిలో నేను చెప్పినట్లుగా వివిధ లెవెల్ ల అబ్స్ట్రాక్షన్ లాగా చాలా హై లెవెల్ మాడ్యూల్ ను కలిగి ఉండవచ్చు నేను ఇంతకు ముందు చూపించిన ఈ ఉదాహరణకి తిరిగి వస్తే ఇక్కడ నాకు 4 ఫుల్ యాడర్లు ఉన్నాయి మరియు అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఇది ఫుల్ యాడర్ల నెట్లిస్ట్ ఎక్కడ నా ఫుల్ యాడర్ మాడ్యూల్ గేట్ స్థాయిని కలిగి ఉందో అక్కడ ఇది ఫంక్షనల్ లేదా మాడ్యూల్ లెవల్ లో ఉంటుంది కాబట్టి గేట్ లెవెల్ లో నేను గేట్ల సమితిని కలిగి ఉన్నాను మరియు ఇక్కడ ఉన్న రేఖాచిత్రాలలో నేను చూపించిన విధంగా ఇంటర్ కనెక్షన్ గేట్ లెవెల్ అవుతుంది అదేవిధంగా నేను స్విచ్ లెవెల్ ని కలిగి ఉంటాను స్విచ్ లెవెల్ అంటే ట్రాన్సిస్టర్ లెవెల్ కాబట్టి ప్రతి గేటును ట్రాన్సిస్టర్గా మార్చవచ్చు మరియు సర్క్యూట్ లెవల్ అంటే ఇది మరింత రిఫైన్మెంట్ లెవల్ ఇక్కడ మీకు ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉండవు కానీ కొన్ని రిజిస్టర్ కెపాసిటర్లు వంటి పారాసైటిక్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పవచ్చు మరియు మొదలుగునవి కాబట్టి మీకు ట్రాన్సిస్టర్లు రిజిస్టర్లు కెపాసిటర్లతో కూడిన సర్క్యూట్ ఉంది దీనిని సాధారణంగా డిజైన్ యొక్క సర్క్యూట్ లెవెల్ వీక్షణ అంటారు ఇప్పుడు మీరు మాడ్యూల్ లెవెల్ వైపు నుండి సర్క్యూట్ లెవెల్ కి వెళ్ళేటప్పుడు మీరు చూడగలిగినట్లుగా మీరు క్రిందికి వెళ్ళేటప్పుడు మీకు మరిన్ని వివరాల తెలుస్తాయి మనము మరింత వివరమైన ఫంక్షనాలిటీ ను మరియు డిజైన్ లేదా బిహేవియర్ యొక్క మరింత ఖచ్చితమైన రెప్రెసెంటేషన్ ను పొందుతాము కాబట్టి మరోసారి 4 బిట్ యాడర్కు తిరిగి వద్దాం కాబట్టి ఈ స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ ను మనం ఎలా సృష్టించాము అనే హిరార్చికల్ డిస్క్రిప్షన్ ఇది 4 బిట్ యాడెర్ ని 4 యాడ్ అని పిలుద్దాం 4 ఫుల్ యాడర్లను ఉపయోగించడం ద్వారా మనం సృష్టించిన 4 బిట్ యాడర్ ఇవి 4 ఫుల్ యాడర్లు మరియు ఒక ఫుల్ యాడర్ని ప్రతి క్యారీ మాడ్యూల్ మరియు సమ్ మాడ్యూల్ ద్వారా అమలు చేయవచ్చు రెండవ ఫుల్ యాడర్ను క్యారీ మాడ్యూల్ మరియు సమ్ మాడ్యూల్ ద్వారా కూడా అమలు చేయవచ్చు కాబట్టి క్యారీ మాడ్యూల్ను ఈ 3 AND గేట్లు మరియు OR ఫంక్షన్తో అమలు చేయవచ్చని నేను ఇంతకు ముందు చూశాను అదేవిధంగా సమ్ ని A XOR B XOR C గా అమలు చేయవచ్చు కాబట్టి ఇప్పుడు వెరిలోగ్ వంటి కొన్ని డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ను ఉపయోగించి ఈ 4 బిట్ యాడర్ యొక్క స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ ను ఎలా సృష్టించగలం అని చూద్దాం దీనిని చూద్దాం ఇది 4 బిట్ యాడర్ యొక్క టాప్ లెవెల్ డిస్క్రిప్షన్ కాబట్టి మీరు చూస్తారు హైయెస్ట్ లెవెల్ లో మీ యాడర్ దేనిని సూచిస్తుంది అని మీ యాడర్కు సమ్ క్యారీ అవుట్ క్యారీ ఇన్ మరియు 2 ఇన్పుట్లు ఉంటాయి X మరియు Y X మరియు Y మీ సమ్ ఇన్పుట్లు అన్నీ 4 బిట్ నెంబర్ ల తో అర్రే నొటేషన్ తో 3 కోలన్ 0 అంటే X మరియు Y 2 అర్రే స్ అని రెప్రెసెంట్ చేస్తారు దీని ఇండెక్స్ వాల్యూస్ 0 నుండి 3 వరకు వెళ్ళవచ్చు అదేవిధంగా s కూడా ఒక array కానీ ఇన్పుట్ క్యారీ cy in మరియు అవుట్పుట్ cy 4 సింగిల్ బిట్ మరియు ఇంటర్మీడియట్ కనెక్షన్లు మీరు ఈ ఫుల్ యాడర్ను మళ్ళీ చూస్తే ఫుల్ యాడర్స్ మధ్య 3 ఇంటర్మీడియట్ కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఫుల్ యాడర్స్ ఇంటర్మీడియట్ కనెక్షన్ల ద్వారా మనము కొన్ని వైర్లను డిఫైన్ చేయగలము మరియు ఫుల్ యాడర్స్ యాడ్ యొక్క 4 కాపీలను మనం తక్షణం ఇస్తాము దీని డిస్క్రిప్షన్ ఇక్కడ ఉన్న ఫుల్ యాడర్ను సూచిస్తుంది మీరు చూడగలిగినట్లుగా ఇది ఫుల్ యాడర్ ఇక్కడ క్యారీ అవుట్ మరియు సమ్ అవుట్పుట్ లుగా a b మరియు cy in ఇన్పుట్లుగా ఉన్నాయి మనకు క్యారీ మాడ్యూల్ వుంది సమ్ మాడ్యూల్ ఉంది ఈ సమ్ మాడ్యూల్లో సమ్ అవుట్పుట్గా వుంది ఇవి ఇన్పుట్లుగా వున్నాయి క్యారీ మాడ్యూల్ cy out అవుట్పుట్ a b cy in ఇన్పుట్లు కాబట్టి మనం అలాంటి 4 యాడ్ మాడ్యూళ్ళను చేర్చుకుంటాము మరియు మీరు ఇంటర్ కనెక్షన్లతో తగిన విధంగా వేరియబుల్ పేర్లను ఇవ్వడం ద్వారా మీరు చూస్తారు ఈ B3 cy out 2 యొక్క అవుట్పుట్ B2 cy out 2 యొక్క ఇన్పుట్ అవుతుంది అదేవిధంగా ఇది ఇక్కడ కనెక్ట్ చేయబడుతుంది ఇది ఇక్కడ కనెక్ట్ చేయబడుతుంది కాబట్టి మనం స్పెసిఫై చేసిన కనెక్షన్ల ద్వారా తగిన విధంగా పేర్లను ఇవ్వగలం కాబట్టి మీరు ఇక్కడ ఈ రేఖాచిత్రాన్ని మరోసారి చూడగలిగినట్లైతే ఒక దశ యొక్క అవుట్పుట్ మరొక దశ యొక్క ఇన్పుట్గా వస్తోంది ఒక దశ యొక్క అవుట్పుట్ మరొక దానికి ఇన్పుట్ గా వస్తోంది కాబట్టి ఇదే విధంగా ఇక్కడ మీరు వేరియబుల్ను తగిన పేర్లతో పేర్కొనవచ్చు దీని ద్వారా ఈ ఇంటర్ కనెక్షన్ ను స్పెసిఫై చేయవచ్చు ఇప్పుడు ఇది పూర్తి వివరణ కాదని మీరు చూస్తారు ఎందుకంటే మనం సమ్ మరియు క్యారీలను డిఫైన్ చేయలేదు 4 బిట్ యాడర్ని సృష్టించడానికి 4 సార్లు యాడ్ వాడాలని మనం డిఫైన్ చేసాము కానీ ఇప్పుడు ఇవి సమ్ మరియు క్యారీ క్యారీని మీరు ఇక్కడ సమ్ గేట్ల పరంగా నిర్వచించారని మీరు చూస్తారు మనం లాజిక్ ఎక్స్ప్రెషన్ ab OR bc OR ca ను ఇకపై ఉపయోగించడంలేదు 3 AND గేట్లు మరియు ఒక OR గేటు ఉన్నాయని మనము చెప్పాము కన్వెన్షన్ ఏమిటంటే t1 a b అంటే a b ఇన్పుట్లు t1 అవుట్పుట్ రెండవది a c ఇన్పుట్లు t2 ఇక్కడ అవుట్పుట్ b c ఇన్పుట్ t3 అవుట్పుట్ మరియు చివరి OR గేట్ కి t1 t2 t3 ఇన్పుట్లు మరియు cy out అవుట్పుట్ కాబట్టి ఇది ప్యూర్ స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ ఎందుకంటే మనం ఉపయోగించాల్సిన ఖచ్చితమైన గేట్లను మరియు అవి ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో తెలుపుతున్నాము అదేవిధంగా 2 ఎక్స్క్లూజివ్ OR గేట్లను ఇచ్చే ఈ సమ్ మొదట అవుట్పుట్ t ను ఉత్పత్తి చేస్తుంది రెండవది t యొక్క XOR ను తీసుకుంటుంది మరియు c సమ్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ ఉదాహరణ వాస్తవానికి గేట్ లెవెల్ కి ఫుల్ యాడర్ యొక్క స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ ను ఎలా సృష్టించగలమో మీకు చూపిస్తుంది బిహేవియర్ 4 బిట్ యాడర్ డిస్క్రిప్షన్ నుండి గేట్ లెవెల్ వరకు మీరు ప్యూర్ గేట్ లెవెల్ ల స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ ను కలిగి ఉండవచ్చు ఇప్పుడు లోవెస్ట్ లెవెల్ లో ఉంటున్న ప్పుడు మీరు ఫిజికల్ రిప్రజెంటేషన్ ను పొందవచ్చు కాబట్టి ఇక్కడ ఫిజికల్ స్పెసిఫికేషన్ వద్ద కొన్ని దీర్ఘచతురస్రాల సేకరణగా లేఅవుట్ను లోవెస్ట్ లెవెల్ లో స్పెసిఫై చేస్తాం ఆ ఉదాహరణలో నేను ఇంతకు ముందు చూపించినట్లుగా దీర్ఘచతురస్రాలు వివిధ లేయర్ లలో ఉండవచ్చు ఇది ఒక అల్యూమినియం మెటల్ లేయర్ లో ఉండవచ్చు ఇది డిఫ్యూషన్ లేయర్ కావచ్చు పాలిసిలికాన్ లేయర్ కావచ్చు వివిధ ఫాబ్రికేషన్ లేయర్ లు ఉన్నాయి కాబట్టి మీరు ఈ లేయర్ యొక్క ఖచ్చితమైన జ్యామితిని పేర్కొనవలసి ఉంటుంది మరియు ఇది ఏ లేయర్ లో వుందో చెందుతుంది అది మీ ఫిజికల్ డిస్క్రిప్షన్ ను కలిగి ఉంటుంది దీని నుండి మీరు ఫాబ్రికేషన్ మాస్క్ లను సృష్టించవచ్చు మరియు మీరు ఆ మాస్క్ లను ఉపయోగించి మీ చిప్ను ఫాబ్రికేట్ చేయడానికి వెళ్ళవచ్చు కాబట్టి ఫిజికల్ లేఅవుట్ దీర్ఘచతురస్రాలు లేదా పాలిగాన్ కలెక్షన్ తప్ప మరొకటి కాదని నేను చెప్పాను ఇక్కడ ఇది పూర్తి వివరణ కాదు ఇది రెప్రెసెంటేషన్ ఇది నేను చూపించిన పార్షియల్ డిస్క్రిప్షన్ ఫిజికల్ రెప్రెసెంటేషన్ కి వెరిలోగ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి మాత్రమే పోర్ట్ అని పిలువబడే కొన్ని లైన్ల ని మీరు ఇక్కడ పేర్కొనవచ్చు ఇది అల్యూమినియం లేయర్ పై ఉన్న సిగ్నల్ x0 ను కలిగి ఉంది దీని వెడల్పు 1 దీని ఆరిజిన్ ఈ కోఆర్డినేట్ వద్ద ఉంది కాబట్టి ఈ విధంగా మనం పోర్టులు బాక్స్ లు లైన్ ల కోసం కొన్ని ప్రిమిటివ్స్ ను కలిగి ఉన్నాం ఇక్కడ మీరు ఏ లేయర్ ఎలా పనిచేస్తుంది ఏది స్టార్టింగ్ కోఆర్డినేట్ మరియు దాని పరిమాణం ఏమిటి అని ఖచ్చితంగా పేర్కొనవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు తుది లేఅవుట్ను కూడా సృష్టించవచ్చు ఇది చిప్ను రూపొందించడానికి చివరిగా ఉపయోగించబడుతుంది కాబట్టి మనకు మంచి ఆలోచన వచ్చిందని నేను భావిస్తున్నాను ఇప్పుడు దీని అర్థం తుది రేఖాచిత్రం డిజైన్ డిజిటల్ IC డిజైన్ ఫ్లో మనం మళ్ళీ శీఘ్రంగా చూద్దాం ప్రాసెసింగ్ డిజైన్ ఎంట్రీ లాజిక్ సింథసిస్ పార్టీషనింగ్ ఫ్లోర్ ప్లానింగ్ ప్లేస్మెంట్ రూటింగ్ యొక్క వివిధ దశలు ఉన్నాయి వీటిని మనం తదుపరి ఉపన్యాసాలలో చర్చిస్తాము ఈ మొత్తం డిజైన్ ప్రక్రియను విస్తృతంగా 2 భాగాలుగా డివైడ్ చేయవచ్చని మీరు చూస్తున్నారు మొదటి కొన్ని దశలను ఫ్రంట్ ఎండ్ CAD లేదా లాజికల్ డిజైన్ అంటారు తదుపరి కొన్ని దశలను ఫిజికల్ డిజైన్ లేదా బ్యాక్ ఎండ్ CAD అంటారు ఇప్పుడు ఈ కోర్సులో భాగంగా ఫిజికల్ డిజైన్ అంశాల పైన మనము ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాము కాబట్టి మనకు ఇప్పటికే సర్క్యూట్ నెట్ లిస్ట్ అందుబాటులో ఉందని మనం అనుకుంటాము మరియు అక్కడ నుండి మనం ఫ్లోర్ ప్లానింగ్ ప్లేస్మెంట్ రౌటింగ్ మరియు ఇతర విశ్లేషణ దశలు మరియు కోర్సు యొక్క ప్రతి దశలో మీరు సిములేషన్ ను నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు కూడా మనం తరువాత చర్చిస్తాము కాబట్టి మీ లేఅవుట్ సృష్టించబడటానికి ముందు లేదా మీ లేఅవుట్ పూర్తయిన తర్వాత కూడా మనం ఈ సర్క్యూట్ను తీయవచ్చు మరియు మీరు పోస్ట్ లేఅవుట్ సిములేషన్ post layout సిములేషన్ అని పిలుస్తారు ఇది చాలా ఖచ్చితమైనదిగా ఉంటుంది కాబట్టి రఫ్ గా ఈ విధంగా పని చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ రెండవ ఉపన్యాసం చివరికి వచ్చాము కాబట్టి రాబోయే కొద్ది ఉపన్యాసాలలో కూడా మనము మన చర్చను కొనసాగిద్దాము